పునఃస్వాగతం ఈ ప్రత్యేక మాడ్యూల్లో ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను ఉపయోగించి ఇంటిగ్రేటర్ను ఎలా రూపొందించవచ్చో చూస్తాము కాబట్టి మీరు ఇంటిగ్రేటర్ గురించి మాట్లాడేటప్పుడు అందుకే ఆప్ యాంప్ ఉపన్యాసాల ప్రారంభంలో గణితపరమైన సమస్యలను పరిష్కరించడానికి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ని ఉపయోగించవచ్చని నేను మీకు చెప్పాను ఇది ఇంటిగ్రేషన్ ని నిర్వహిస్తుంది కాబట్టి ఆప్ యాంప్ ని ఉపయోగించి ఇంటిగ్రేటర్ ని ఎలా రూపొందించవచ్చో చూద్దాం కాబట్టి మీరు తెరపైకి వస్తే మీరు చూసేది ఇంటిగ్రేటర్ సర్క్యూట్ దీని అవుట్పుట్ సమయానికి సంబంధించి ఇన్పుట్ సిగ్నల్ యొక్క నెగెటివ్ సమగ్రానికి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము ఏమి చేశాము మనకు ఇక్కడ రెసిస్టర్ ఇన్పుట్ వలె ఉంది కానీ ఫీడ్ బ్యాక్ లో కెపాసిటర్ను ఉపయోగించాము నేను దాన్ని పరిష్కరిస్తే నేను ని కలిగి ఉంటాను మరోసారి నేను ఇంటిగ్రేటర్ యొక్క నిర్వచనాన్ని చూస్తే ఇది ఒక సర్క్యూట్ దీని అవుట్పుట్ ఇన్పుట్ సిగ్నల్ యొక్క నెగెటివ్ సమగ్రానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఇన్వర్టింగ్ టెర్మినల్ కి కెపాసిటర్ ద్వారా ఫీడ్ బ్యాక్ ఇవ్వబడుతుంది ఇప్పుడు అదే కరెంట్ R మరియు C ల ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ చూస్తే కరెంట్ i1 R ద్వారా ప్రవహిస్తుంది మరియు C గుండా వెళుతుంది అదే కరెంట్ i1 R మరియు C ల ద్వారా ప్రవహిస్తుంది కాబట్టిఅదే కరెంట్ R మరియు C లలో ప్రవహిస్తుంది మనకు ఉన్నట్లుగా ఇక్కడ నేను ఇక్కడ కొలిచేందుకు అనుకుంటే అది Vin బై R కి Iin సమానమవుతుంది మీరు ఇప్పుడు ఇక్కడ కొలవాలనుకుంటున్నారు అప్పుడు నేను ఏమి కలిగి ఉంటాను ని కలిగి ఉంటాను ఈ సమీకరణం నుండి నేను Vo ని కనుగొనాలనుకుంటే ఇది మనం ఉపయోగించగల చాలా సులభమైన గణితం మనము 1 RC ని 0 నుండి t వరకు ఇంటిగ్రేట్ చేయాలి అవునా ఈ సమీకరణం నుండి నేను Vo కొలవాలనుకుంటే నేను Vo యొక్క విలువను కనుగొనాలనుకుంటే లేదా నేను Vo విలువ పొందాలనుకుంటే Vo సమీకరణాన్ని ఉత్పన్నం చేయాలి ఇప్పుడు ఇది ఇంటిగ్రేటర్ యొక్క సూత్రం అని నాకు తెలుసు ఇంటిగ్రేటర్ కోసం ఒక సమస్యను పరిష్కరిద్దాం కాబట్టి చిత్రంలో చూపిన విధంగా మీకు ఈ సర్క్యూట్ ఇస్తే దీనికి t 0 కి సమానం అయినప్పుడు కెపాసిటర్ వద్ద V c 1 4 వోల్ట్లు ఉంటాయి ఒక స్టెప్ వోల్టేజ్ Vin 2 వోల్ట్లు మళ్ళీ t 0 కి సమానం అయినప్పుడు RC సమయ స్థిరాంకాన్ని నిర్ణయించండి అవుట్పుట్ వోల్టేజ్ Vo 10 2 వోల్ట్లకు చేరుకుంటుంది అదే సమయంలో t విలువ 5 మిల్లీసెకన్లకు సమానం అవుతుంది ఇది మనం కనుగొనవలసి ఉంది మనం కనుగొనవలసినది ఏమిటి మేము RC సమయ స్థిరాంకాన్ని కనుగొనాలి కాబట్టి నేను RC సమయ స్థిరాంకాన్ని కనుగొనాలనుకుంటే మొదట నాకు ఇంటిగ్రేటర్ కోసం నా సూత్రం Vo Vc అని తెలుసు నేను ఈ అవుట్పుట్ వోల్టేజ్ కోసం సూత్రాన్ని కనుగొనాలనుకుంటే అది కాబట్టి నేను 0 నుండి 5 మిల్లి సెకండ్స్ వరకు t విలువని ప్రతిక్షేపిస్తే దీనిని నేను 0 నుండి 5 వరకు తగ్గించగలను మనము మరొక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి మళ్ళీ సిగ్నల్ యొక్క ఆకారాన్ని మార్చడానికి ఇంటిగ్రేటర్ కూడా ఉపయోగించబడుతుంది కాబట్టి ఇది షేప్ జనరేటర్ కూడా ఎందుకంటే నేను ఒక చతురస్రాకారపు తరంగాన్ని వర్తింపజేస్తే త్రిభుజాకార తరంగాన్ని పొందగలను నేను త్రిభుజాకార తరంగాన్ని పొందగలను మరియు దీనిని మనము ప్రయోగాత్మక విభాగంలో చూస్తాము మేము ప్రయోగాలు చేసినప్పుడు ఏ ఇన్పుట్ వోల్టేజ్ ని వర్తింపజేస్తున్నానో మరియు ఏ నిర్దిష్ట తరంగము వర్తించబడుతుందో మరియు అవుట్పుట్ వద్ద తరంగము ఆకారం మారిందా లేదా అనే విషయాన్ని నేను మీకు చూపిస్తాను కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేక సమస్యలో చిత్ర పటములో చూపిన 5 కిలో హెర్ట్జ్ ఇన్పుట్ కి ఆప్ యాంప్ యొక్క అవుట్పుట్ ని కనుగొనమని మేము అడిగాము కాబట్టి నేను ఏమి చెపుతున్నాను అంటే నేను 5 కిలో హెర్ట్జ్ ఇన్పుట్ ని అనువర్తిస్తే నేను ఔట్పుట్ ని వోల్టేజ్ ని కనుక్కోవాలి కాబట్టి ఈ విలువ మనకు తెలుసు ఈ సమీకరణం తెలుసు ఇప్పుడు 10 కిలో ఓంలకు సమానమైన R ఇవ్వబడింది C 10 నానోఫరాడ్కు సమానం మళ్ళీ ఇచ్చిన ఇన్పుట్ స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ పీక్ టు పీక్ వోల్టేజ్ 2 వోల్ట్లకు సమానం కాబట్టి ఇది 2 వోల్ట్లు మరియు ఇది 0 నుండి 0 1 మిల్లీసెకన్ల వరకు స్థిరంగా ఉంటుంది అంటే ఈ సగం పిరియడ్ లో వీటి అవుట్పుట్ ఎంత అవుతుంది అది ర్యాంప్ చేయబడుతుంది కాబట్టి నేను ఈ ఇన్పుట్ ని వర్తింపజేస్తే ఈ అవుట్పుట్ ప్రతి సగం పిరియడ్ లో ర్యాంప్ చేయబడుతుంది మరియు తద్వారా అవుట్పుట్ త్రిభుజాకార తరంగంగా కనిపిస్తుంది కాబట్టి నేను దీనిని అనువర్తిస్తే ఈ తరంగాన్ని అనువర్తిస్తే నా కేపాసిటర్ ఎలా ఛార్జ్ మరియు డిశ్చార్జ్ అవుతుందో చూడాలి కేపాసిటర్ యొక్క ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ అవుట్పుట్ వద్ద తరంగానికి రూపాన్ని ఏర్పరుస్తుంది నేను అవుట్పుట్ వద్ద త్రిభుజాకార తరంగాన్ని పొందుతాను కాబట్టి ఇదే ఇంటిగ్రేటర్ పనిచేసే విధానం ఇప్పుడు తరువాతి మాడ్యూల్లో డిఫరెన్సియేటర్ అంటే ఏమిటో నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు నేను ఇంటిగ్రేటర్ యొక్క ఉదాహరణను తీసుకుంటే అది నాన్ ఇంవర్టింగ్ యాంప్లిఫైయర్ నుండి భిన్నమైన విషయం ఏమిటంటే ఇంటిగ్రేటర్లోని ప్రధాన విషయం ఏమిటంటే ఇప్పుడు కెపాసిటర్ ద్వారా ఫీడ్బ్యాక్ ఇవ్వబడింది తద్వారా అది మన ఇంటిగ్రేటర్ అవుతుంది మన ఇన్పుట్ రెసిస్టెన్స్ R ఫీడ్ బ్యాక్ కెపాసిటర్ C ఇంటిగ్రేటర్ ని ఏర్పరుస్తుంది కాని నేను కెపాసిటర్ ని దాని స్థానము నుండి ఇన్పుట్ వైపుకి మార్చినట్లయితే మరియు ఫీడ్ బ్యాక్ నందు రెసిస్టర్ ఉంటే అప్పుడు ఆ సర్క్యూట్ డిఫరెన్సియేటర్ సర్క్యూట్ అవుతుంది మనము తరువాతి మాడ్యూల్లో డిఫరెన్సియేటర్ను చూస్తాము అప్పటి వరకు మీరు త్వరగా ఇంటిగ్రేటర్ను చూస్తారు బ్రెడ్బోర్డ్లో సర్క్యూట్ను అమలు చేయడానికి ప్రయత్నించండి ఇది చాలా సులభం మీరు ఫంక్షన్ జెనరేటర్ను ఉపయోగించాలి మీరు 741 ఆప్ యాంప్ ని ఉపయోగిస్తున్నందున ఆప్ యాంప్ కి డిసి విద్యుత్ సరఫరాను అనువర్తింపచేయాలి ఇది 741 ఆప్ యాంప్ అయితే మీరు ప్లస్ మైనస్ 15 వోల్ట్లను అనువర్తింపచేయాలి ప్లస్ మైనస్ 2 వోల్ట్ల గరిష్ట విలువ కలిగిన 5 కిలోహెర్ట్జ్ పౌనఃపున్యం కలిగిన చతురస్రాకారపు తరంగము మరియు ఇంటిగ్రేటర్ యొక్క అవుట్పుట్ ని ఆసిలోస్కోప్ సహాయంతో చూడవచ్చు ఇది CRO కావచ్చు అది DSO కావచ్చు చతురస్రాకారపు తరంగాన్ని వర్తింపజేస్తే అవుట్పుట్ త్రిభుజాకార తరంగంగా ఉండటం మీరు చూడగలరు అంటే ఈ ఇంటిగ్రేటర్ను వేవ్ ఫార్మ్ జనరేటర్గా కూడా ఉపయోగించవచ్చు డిఫరెన్సియేటర్ మరియు ఇంటిగ్రేటర్ రెండు సర్క్యూట్లు ఫిల్టర్లుగా ఉంటాయి మరియు ఫిల్టర్లు నా తదుపరి ఉపన్యాసం కాబట్టి నేను మిమ్మల్ని తరువాతి మాడ్యూల్లో కలుస్తాను మరియు చాలా త్వరగా కలుస్తాము అప్పటి వరకు జాగ్రత్త వహించండి నేను మిమ్మల్ని తదుపరి మాడ్యూల్లో చూస్తాను